మానవ వనరుల నిర్వహణ తరగతికి తిరిగి స్వాగతం ఈ ఉపన్యాసంలో మన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చాలా చాలా ముఖ్యమైన అంశంపై మనము తెలుసుకుంటాము మరియు అది వ్యాపార నీతి మళ్ళీ సాధారణ మూలాలు స్థలాలు నేను ఈ సమాచారాన్ని ఎక్కడి నుండి తీసుకున్నాను ఈ పుస్తకానికి సంపాదకులుగా ఉన్న గిల్మోర్ మరియు విలియమ్స్ రాసిన పుస్తకం ఉంది క్రిష్టి మరియు క్రిష్టి ఈ పుస్తకంలోని ఒక కథనాన్ని నేను ప్రస్తావించాను నేను ఈ వ్యాసాన్ని నీతి మరియు మానవ వనరుల నిర్వహణ అంటారు ఎథిక్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటారు నేను బిజినెస్ ఎథిక్స్ నేను వ్యాపార నీతి మూడవ ప్రచురణ సౌత్ ఆసియా ప్రచురణ బై క్రేన్ మరియు మాటన్ అనే బిజినెస్ ఎథిక్స్ పుస్తకాన్ని ప్రస్తావించాను వ్యాపార నీతి కోసం ప్రామాణిక పాఠ్య పుస్తకం ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది మరియు మన అభిమాన గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డి ప్రాథమిక మానవ వనరుల పుస్తకం మనం నేరుగా పాయింట్ కి వెళ్దాం వ్యాపార నీతి మరియు చట్టం మేము నీతి గురించి మాట్లాడేటప్పుడు వివిధ పదాలు వస్తాయి మేము నైతికత గురించి మాట్లాడతాము మేము నీతి గురించి మాట్లాడతాము మేము చట్టం గురించి మాట్లాడతాము నీతి మరియు చట్టం మధ్య తేడా ఏమిటి ప్రవర్తన యొక్క కనీస ఆమోదయోగ్యమైన ప్రమాణాల నిర్వచనం చట్టం కాబట్టి చట్టం నీతి యొక్క అనువర్తనం చట్టం అంటే సమాజంలో ఆమోద యోగ్యమైనది మనం జీవిస్తున్నది అది పాటించకపోతే శిక్షార్హమైనది ప్రవర్తన యొక్క వర్తించే ప్రమాణాలు వ్యాపార నీతి ప్రధానంగా ఆ సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది ఇది చట్టం పరిధిలోకి రాదు లేదా ఏదైనా సరైనది లేదా తప్పు అనే దానిపై ఖచ్చితమైన ఏకాభిప్రాయం లేదు చట్టం ముగిసిన చొట వ్యాపార నీతి ప్రారంభమవుతుంది మేము చట్టం గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది ఇది సరైనది ఇది సరైనది కాదు ఇది చట్టబద్ధమైనది ఇది చట్టబద్ధం కాదు మేము వ్యాపార నీతి గురించి మాట్లాడేటప్పుడు వ్యాపార నీతి అనేది ప్రవర్తనలను సూచిస్తుంది అది చట్టబద్ధంగా పరిగణించబడవచ్చు లేదా పరిగణించబడదు మరియు స్పష్టమైన నిర్వచనాలు లేవు కానీ ఈ ప్రవర్తనలు అనైతిక ప్రవర్తనలు ఆ ప్రవర్తన లు సమాజంలో పెద్ద వర్గానికి ఖచ్చితంగా అసౌకర్యంగా ఉంటాయి ఇవి ప్రవర్తనలు మన చుట్టూ ఉన్నవారు మునిగిపోతారు కానీ వాటిని అసౌకర్యంగా పరిగణించవచ్చు అవి చట్టవిరుద్ధం కాకపోవచ్చు కానీ అవి మనకు అసౌకర్యంగా ఉంటాయి మీకు తెలుసు మేము చెప్పినట్లుగా కొన్నిసార్లు మీ ముక్కు ముగిస్తుంది ఇక్కడ గని ప్రారంభమవుతుంది అంటే దయచేసి ఏదైనా చేయవద్దు అది నన్ను బాధ పెడుతుంది మీకు తెలుసు నా స్వంత వ్యక్తిగత బుడగపై నాకు హక్కు ఉంది నాకు ఉంది మేము నీతి గురించి మాట్లాడేటప్పుడు మేము మరొక మానవుని అనువైన ప్రదేశం గురించి బాధపడకుండా మాట్లాడతాము ఇది చాలా కష్టమైన అంశం మేము దాని గురించి చాలా మాట్లాడతాము కానీ కొద్దిమంది దానిని అర్థం చేసుకుంటారు నేను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ వ్యాపార నీతి గురించి నాకు తెలిసిన వాటిని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను కొన్ని నిర్వచనాలు నైతికత నీతి మరియు నైతిక సిద్ధాంతాన్ని నిర్వహించడం నైతికత అనేది ఒక వ్యక్తి లేదా సమాజం కోసం నిర్వచించబడిన సరైన మరియు తప్పు అయినా సామాజిక ప్రక్రియలలో పొందుపరిచిన నిబంధనలు విలువలు మరియు నమ్మకాలకు సంబంధించినది సమాజం ఏది సరైనదిగా భావిస్తుంది సమాజం ఏది తప్పుగా భావిస్తుంది మరియు మీరు చెబుతారు నేను సమాజం అవును మీరు మనమంతా సమాజానికి తోడుపడుతున్నాం మరియు మన మందరం విషయాలు మార్చడానికి ప్రయత్నిస్తాము సమాజం సరైనదని భావిస్తుంది కానీ ప్రజలుగా మనం అసౌకర్యంగా భావిస్తున్నాము మేము వ్యక్తులుగా అసౌకర్యంగా భావిస్తున్నాము నైతికత ఏమిటంటే సమాజంలో పెద్ద భాగం సరైనది లేదా తప్పు సముచితమైనది లేదా అనుచితమైనది ఇచ్చిన పరిస్థితికి సరైన మరియు తప్పును నిర్ణయించే నిర్దిష్ట నియమాలు మరియు సూత్రాలను విశదీకరించినడానికి నైతికత అధ్యయనం మరియు నైతికత యొక్క అధ్యయనం కాబట్టి నీతి అనేది నైతికత యొక్క అనువర్తనం నీతి పరంగా నైతికతను నిర్వచించే ప్రయత్నం ఏదో ఎందుకూ సరైనది లేదా తప్పు మేము అధ్యయనం చేస్తాము సమాజం ఎందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎందుకు భావిస్తారు ఏదో సరైనది లేదా తప్పు అని భావిస్తారు మరియు దానిని నీతి అంటారు మరియు కారణాలు అప్పుడు నైతికత మరియు చట్టం మధ్య అంతరాన్ని తగ్గించడానికి మాకు సహాయపడండి చట్టం చాలా స్పష్టంగా ఉంది మరియు నీతి నైతికత మరియు ఏమి నైతికత ఎలా అమలు చేయవచ్చనే దాని మధ్య వంతెనగా పనిచేస్తుంది ఇప్పుడు నైతికత నుండి మనం వివరించే ఈ నియమాలను నైతిక సిద్ధాంతాలు అంటారు ఏది సరైనది ఏది తప్పు అని మనం ఎలా నిర్ణయం తీసుకుంటాము మరియు మీకు తెలుసు దశలు ఏమిటి మేము అనుసరిస్తాము తార్కికం ఏమిటి మేము ఇస్తాము ఇవన్నీ నీ నైతిక సిద్ధాంతాలను కలిగి ఉంటాయి మేము వాటి గురించి కొద్ది నిమిషాల్లో మాట్లాడతాము నైతికత నీతి మరియు నైతిక సిద్ధాంతం మధ్య సంబంధం నైతికత నీతి నైతికతను హేతుబద్ధం చేస్తుంది నీతి కారణాలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది ఏదో సరైనది లేదా తప్పు ఎందుకు సమాజం ఎందుకు సరైనది లేదా తప్పు అని భావిస్తుంది కాబట్టి నైతిక సిద్ధాంతాన్ని ఉత్పత్తి చేయడానికి నైతికతను హేతుబద్ధం చేస్తుంది అది ఇచ్చిన పరిస్థితులకు వర్తించవచ్చు మరియు అది నియమాలు మరియు చట్టాలుగా అనువదిస్తుంది మరియు ఇవి నైతిక సమస్యలకు సంభావ్య పరిష్కారాలను సృష్టించగలవు వ్యాపార నీతి ఎందుకు ముఖ్యమైనది మళ్లీ నీ చాలా చాలా సాధారణ అంశం కానీ నేను దాని గురించి కొంచెం మాట్లాడాలి వ్యాపారం మన దైనందిన జీవితంలో చాలా శక్తి మరియు నియంత్రణను కలిగి ఉంది ప్రజలకు డబ్బు ఉంది ప్రజలకు శక్తి ఉంది ప్రజలకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు మీ ఉత్పత్తిని లేదా సేవను ఉపయోగించే వ్యక్తుల సంఖ్య సాధారణంగా లేదా నిర్ణయించడానికి మొగ్గు చూపుతుంది నేను సాధారణంగా చెప్పను కానీ నిర్ణయించడానికి మొగ్గు చూపుతున్నాను ఏది సరైనది మరియు తప్పు అని భావిస్తారు మరియు ఇది ఎలా అమలు చేయబడుతుంది మా సమాజాలకు ఉత్పత్తి మరియు సేవలను ఉత్పత్తి చేయడంలో ఉపాధి పనులు మొదలైనవి అందించాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి వ్యాపారం ముఖ్యం మరియు వ్యాపారం ఎలా నడుస్తుందో మేము నిర్ణయిస్తాం వ్యాపారం బాగా నడుస్తుందో లేదో మీకు తెలుసా ఎంత మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు మరియు వ్యాపార నీతిని కలిగి ఉంటుంది వ్యాపారంలో దుర్వినియోగం వ్యక్తులు సంఘాలు మరియు పర్యావరణం పై అపారమైన హాని కలిగించే అవకాశం ఉంది మానవ వనరులపై ఒక తరగతిలో నేను దీన్ని ఎందుకు నేర్చుకుంటున్నాను అని మీరు చెబుతారు మేము ఈ విషయాలన్నీ నేర్చుకుంటున్నాము ఎందుకంటే హెచ్ ఆర్ మేనేజర్లుగా సంభావ్య హెచ్ ఆర్ మేనేజర్లుగా మనం తెలుసుకోవాలి మనం అర్థం చేసుకోగలగాలి ఎలా మా కంపెనీ ఏమి చేస్తుందో ప్రజలను ప్రభావితం చేస్తుంది సంస్థతో వాటాదార్లుగా సంబంధం కలిగి ఉండడానికి ఎవరు వెళుతున్నారు మేము తరువాతి తరగతిలో వాటాదారుల సిద్ధాంతం గురించి మాట్లాడతాను కానీ ప్రస్తుతం మీకు తెలుసు మనం తెలుసుకోవాలి ఏమి ఎలా ఏమైనా మనం చేస్తున్నది ప్రజలు చట్టాన్ని పాటించినప్పుడు ప్రజలు నైతికంగా లేనప్పుడు వారు పనులు చేస్తున్నప్పుడు సమాజాన్ని బాధించే సమాజం అప్పుడు చాలా మంది మీకు తెలుసు వారు పర్యావరణంపై చాలా నష్టాన్ని కలిగించవచ్చు వారు ఒక భాగం మరియు అది మానవాళికి హానికరంగా ఉంటుంది కొన్నిసార్లు వివిధ వాటాదారులచే నైతికంగా ఉండటానికి వ్యాపారంపై ఉంచబడుతున్న డిమాండ్లు నిరంతరం మరింత క్లిష్టంగా మరియు సవాలుగా మారుతున్నాయి మనకు మరింత తెలుసు ఏది సరైనది ఇది ఏది తప్పు ఏమి చేయవచ్చు మరియు చేయలేము ఏమి చేయాలి చేయకూడదు కాబట్టి మానవ వనరుల నిర్వాహకులుగా మన సంస్థ నుండి సమాజం ఏమి ఆశిస్తోందో తెలుసుకోవడం మాకు చాలా ముఖ్యం ప్రజలకు మరింత అవగాహన ఉంది వారికి తెలుసు ఏ సంస్థలు చేయగలవు మరియు చేయలేవు చేయకూడదు మరియు చేయకూడదు మేము హెచ్ ఆర్ నిర్వాహకులుగా మా సంస్థలో పర్యావరణం మరియు నిర్ణయాధికారాల మధ్య అంతరాన్ని తగ్గించాలి మరియు ఈ వాతావరణంలో మనం సమాజంలో మనుగడ సాగించాలంటే మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వారికి తెలియజేయండి మేము చాలా మంది సౌకర్యవంతమైన ప్రవేశంను బాధించకుండా చూసుకోవాలి మేము ఇక్కడ ఉన్నాము కొంతమంది వ్యాపార వ్యక్తులు అధికారిక వ్యాపారం నీతి లేదా శిక్షణ పొందారు కాబట్టి ఈ తరగతిలో మనం ఇక్కడ నీతిని అధ్యయనం చేయడం చాలా ముఖ్యం మరియు వ్యాపారాలలో నైతిక ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి కొన్నిసార్లు స్వచ్ఛందంగా ఉద్దేశపూర్వకంగా కొన్నిసార్లు అనుకోకుండా కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనది వివిధ పరిమాణాల కంపెనీలు వ్యాపార నీతిని చూసే వివిధ మార్గాలు ఈ పట్టిక చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి నేను మీతో పంచుకుంటానని అనుకున్నాను దయచేసి మీ స్క్రీన్లకు ఒక నిమిషం విరామం ఇవ్వండి మరియు చూడండి ఈ పట్టికలో ఏమి ఉంది మేము సంస్థలను వాటి పరిమాణం ఆధారంగా విభజించాము మరియు లేదా క్రేన్ మరియు మాటెన్ అనే రచయితలు సంస్థలను వాటి పరిమాణం ఆధారంగా విభజించారు మరియు వారు ఏమి చేస్తారు కాబట్టి పెద్ద సంస్థలు చిన్న వ్యాపారాలు పౌర సమాజ సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాపార నీతి ఈ వ్యవహారంలో పెద్ద సంస్థల యొక్క ప్రధాన ప్రాధాన్యతలు ఆర్థిక సమగ్రత డబ్బు ముఖ్యమైనది చాలా ముఖ్యం మరియు వినియోగదారుల సమస్యలు కాబట్టి వారు ఈ విషయాలను చూస్తున్నారు మరోవైపు చిన్న వ్యాపారాల ఉద్యోగుల సమస్యలతో మాత్రమే సంబంధం కలిగి ఉంటాయి ఎందుకంటే దాన్ని స్థిరీకరీంచడానికి వారి ఆర్థిక విషయాలతో వారికి చాలా సమస్యలు లేవు అదే సమయంలో పౌర సమాజ సంస్థలకు ఒక బాధ్యత ఉంది వారు తమ ఖాతాదారులకు జవాబుదారిగా ఉంటారు వారు ఉనికిలో ఉన్న మిషన్ను బట్వాడా చేస్తారు కాబట్టి వారు కూడా దానిని చూస్తున్నారు అది వారు ఎదుర్కొంటున్న పెద్ద నైతిక సమస్య వ్యూహాల సమగ్రత అవి అవి సమాజానికి ఉనికిలో ఉన్నాయి కాబట్టి వారు పనులు చేయాలి సరైనది మరియు వారు జవాబుదారిగా ఉంటారు వారు చట్టబద్ధంగా ఉండాలి ఎందుకు ఎందుకంటే చాలామంది ప్రజలు ఏమి చేయాలో లెక్కిస్తున్నారు వారు అక్కడ ఏమి ఉన్నారు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు చట్టాన్ని పాటించాలి అవినీతిని వారు జాగ్రత్తగా చూసుకోవాలి ఆసక్తి విధానపరమైన సమస్యలు ఉండవచ్చు మరియు వారు కూడా సమాజానికి జవాబుదారీగా ఉండాలి వారు తమ సంస్థలకు మరియు వారి ఖాతాదారులకు మరియు ఇతర వాటాదారులకు ఇతర సంస్థల కంటే చాలా ఎక్కువ పని చేస్తారు ఇప్పుడు నీతిని నిర్వహించడానికి విధానం పెద్ద సంస్థలలో వారి అధికారిక ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారు లేదా నీతిని నిర్వహించడం లేదా నైతికతతో వ్యవహరించడానికి వ్యవస్థల ఆధారిత విధానాన్ని కలిగి ఉంటారు మరియు చిన్న వ్యాపారాలలో ఇది నమ్మకంతో ఆధారితమైనది మీరు ఎవరినైనా పిలిచి చెప్పండి దయచేసి దీన్ని చేయవద్దు నిర్ధారించుకోండి మీరు సరైన పని చేస్తారు కాబట్టి ఇది నీతిని నిర్వహించడం యొక్క అనధికారికం ఒకదానికొకటి విధానం పౌర సమాజం మళ్ళీ మేము భావోద్వేగాలకు విలువలకు ప్రజల విలువ వ్యవస్థలకు సంస్థలలో పాల్గొంటాము మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో ఈ విధానం చాలా అధికారిక మైనది మరియు అధికారిక మైనది అప్పుడు పెద్ద సంస్థలలో ప్రజలు నైతిక ప్రమాణాలను పాటించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తులు మరియు లేదా మేము జవాబుదారీగా ఉన్న వ్యక్తులు వాటాదారులు మరియు ఇతర వాటాదారులు క్షమించండి చిన్న వ్యాపారాలలో మా వాటాదారులకు మేము జవాబుదారీగా ఉన్న వ్యక్తులు యజమానులు బాధ్యతవహిస్తారు మరియు నైతిక ప్రమాణాలను నిర్వహించడానికి జవాబుదారిగా ఉంటారు పౌర సమాజ సంస్థలలో ఇది దాతలు మరియు ఖాతాదారులు మరియు ప్రభుత్వ రంగా సంస్థలలో జవాబుదారీతనం సామాన్య ప్రజలకూ మరియు ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థలు నీతిని పాటించాల్సిన బాధ్యత ఉంటుంది పెద్ద అవరోధాలు పెద్ద సంస్థలు ఎదుర్కొంటున్న పెద్ద సంస్థలు ఎదుర్కొంటున్నవి మొదట వాటాదారుల ధోరణి వాటాదారులు ఏమి కోరుకుంటున్నారు వారికి డబ్బు కావాలా తుది ఉత్పత్తి పెద్దదిగా ఉండాలని వారు కోరుకుంటున్నారా లేదా సరిగ్గా జరగాలని వారు కోరుకుంటున్నారా మరియు మేము తర్వాత ఎలా లేదా ఈ వ్యాపారానికి వస్తాము మరియు వాటి పరిపూర్ణ పరిమాణం కారణంగా నైతిక ప్రమాణాలను నిర్వహించడం యొక్క సంక్లిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న వ్యాపారాలు వారికి వనరుల కొరత ఉండవచ్చు మరియు వారు వ్యాపార నీతిపై ఎక్కువ దృష్టి పెట్టలేక పోవచ్చు వనరులు లేకపోవడం వల్ల ఎందుకంటే వారు చాలా పనులతో నిమగ్నమై ఉన్నారు స్థిరీకరించారు వారికి చాలా చాలా విషయాలు తెలియకపోవచ్చు పౌర సమాజ సంస్థలు మళ్ళీ శిక్షణ పెద్ద సమస్య మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో మేము చాలా ఆత్మసంతృప్తి చెందుతాము నేను చెప్పకూడదు నా ఉద్దేశం మీలో చాలా మందికి తెలుసు నేను చెప్పినప్పుడు అందరూ గోప్యతను కాపాడటానికి పారదర్శకత లేకపోవడం ఉండవచ్చు కాబట్టి మీకు తెలుసు ఇది చాలా డైసీ గేమ్ ఇది చాలా సవాలు మరియు గట్టిగా ప్రయత్నించవచ్చు కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు జరుగుతాయి కానీ సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలి వివిధ వాటాదారుల సమూహాలపై ప్రపంచీకరణ యొక్క నైతిక ప్రభావాలు నీతి విషయానికొస్తే వివిధ వాటాదారులు వాటాదారులే కాబట్టి వారు చాలా అవగాహన కలిగి ఉంటారు మరియు వారు నష్టాలకు బాధ్యులు కావచ్చు ఉద్యోగులు మళ్ళీ మీకు తెలుసు వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు వారు తమ ఉద్యోగాలను ఎలా నిర్వహించారు మొదలైనవి వినియోగదారులు వస్తువులు వారు వినియోగించేవి మీకు తెలుసు మరియు వారు తమ వస్తువులను ఎలా వినియోగిస్తున్నారో మీకు తెలుసు ఈ వస్తువులు ఎక్కడ తయారు చేయబడతాయి మొదలైనవి కాబట్టి ఇ నా ఉద్దేశ్యం మేము పట్టించుకోము మేము ఏదో కలిగి ఉండాలనుకుంటున్నాను ఐకియా తివాచీల యొక్క బాగా తెలిసిన కేసు యొక్క ఉదాహరణను నేను మీకు ఇస్తాను ఐకియా ఒక స్వీడిష్ సంస్థ మరియు వారికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి మరియు ఒకానొక సమయంలో వారు స్థలాల నుండి తివాచీలను సోర్సింగ్ చేస్తున్నారని వర్క్షాప్ల నుండి తివాచీలను సోర్సింగ్ చేస్తున్నారని ఆ తివాచీలను తయారుచేయడానికి పిల్లలను ఉంచారని ఆరోపించారు కాబట్టి ఈ వ్యక్తుల నుంచి తివాచీలు కొనడం ద్వారా బాల కార్మికులను ప్రోత్సహిస్తున్నట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఐకియా ఇంత భారీ సంస్థ మరియు మందలించారు వారు అనైతికం గా ఏమీ చేయటానికి ఇష్టపడరు కాబట్టి వారు వెళ్లారు మరియు వారు దర్యాప్తు చేశారు మరియు వారు చివరికి రుగ్ మార్క్ అనే వ్యవస్థతో ముందుకు వచ్చారు మరియు రుగ్ మార్క్ అనేది ఇది బాలకార్మికులకు భరోసా మరియు మీరు దీనిపై చదువుకోవచ్చు RUGMARK R U G M A R K మరియు RUGMARK మీరు ఏదైనా కార్పెట్పై రుగ్ మార్క్ స్టాంపును చూసినట్లయితే ఈ కార్పెట్ను వర్క్షాప్లో తయారుచేసినట్లు మీకు హామీ ఇవ్వవచ్చు ఈ కార్పొరేట్ తయారీలో పిల్లలు ఎవరూ లేరు కాబట్టి కానీ ఇది అంతా పెద్ద సంస్థ ప్రజలు ఈ అందమైన తివాచీలను కోరుకుంటారు అదే ఎక్కడి నుండి వస్తున్నదో వారికి తెలియదు ఎక్కడో కూర్చున్నఎవరో ఒకరు దానిని వివిధ కారణాల వల్ల పూర్తి చేయాలనుకుంటున్నారు మరియు చాలా సార్లు మనకు కూడా తెలియదు ఎవరు మీకు తెలుసు ఎక్కడ వెనుక ఏమి జరుగుతుందో మరియు ఐకియాతో అదే జరిగింది మరియు వాస్తవానికి వారు దానిని అప్రమత్తం చేసిన వెంటనే ఇది జరగకుండా వారు చర్యలు తీసుకున్నారు కానీ ఏమైనప్పటికీ ఇది ప్రపంచీకరణకు ఒక ఉదాహరణ మరియు వినియోగదారు ఉత్పత్తులు ఎలా ప్రభావితం చేస్తాయో మీకు తెలిసినవి అనైతిక పద్ధతులకు మమ్మల్ని హాని చేస్తాయి సరఫరాదారులు మరియు పోటీదారులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సరఫరాదారులు సరఫరా గొలుసు నిర్వహణ ద్వారా MNC నుండి నియంత్రణను ఎదుర్కొంటారు మళ్లీ మీకు తెలుసు మేము వివిధ వ్యక్తులతో పోటీపడుతున్నాము కాబట్టి ఎప్పుడూ పోటీ ఉంటుంది మరియు అది ప్రదర్శించడానికి మాపై చాలా ఒత్తిడి తెస్తుంది మరియు అది అనైతిక పద్ధతులకు చాలా తలుపులు తెరవకలదు పౌర సమాజం మళ్లీ యన్జీవోలు మొదలైనవి ప్రజల అవగాహన పెరుగుతోంది ప్రజలు ఉన్నారు అక్కడ సమూహాలు ఉన్నాయి ప్రజలు ఏమి చేస్తున్నారో ఏది సరైనదో అది నిర్ధారిస్తుంది మరియు అది పనులు చేయటానికి మనపై చాలా ఒత్తిడి తెస్తుంది అవి చేయవలసిన మార్గం ప్రభుత్వం మరియు నియంత్రణ చట్టాలను ప్రతిరోజు సవరిస్తున్నారు మరియు మేము నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మేము చట్టం యొక్క పరిమితుల్లోనే ఉండి ఇంకా లాభం పొందుతాము కాబట్టి ప్రపంచీకరణ వివిధ సమూహాలు వాటాదారులకు వెళుతుంది కార్పొరేషన్లు మరియు వ్యాపార నీతులు మళ్లీ కార్పొరేషన్లను చట్టం ప్రకారం కృత్రిమ వ్యక్తులుగా భావిస్తారు కాబట్టి కార్పొరేషన్ చేసే ఏదైనా చట్టపరమైన ప్రశ్నలకు బాధ్యత వహిస్తుంది మరి మేము ఒక సంస్థగా మనం ఏదో చేస్తున్నట్లయితే మన చర్యలు మన చుట్టూ ఉన్న ఇతరులపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలి మరియు అందుకే వ్యాపార నీతిని అధ్యయనం చేయడం చాలా ముఖ్యం మరియు మన పర్యావరణం గురించి అప్రమత్తంగా ఉండాలి తెలుసుకోవాలి మరియు మీకు ఎలా తెలుసు మేము మా పర్యావరణాన్ని దెబ్బతీస్తాము నేను మీ దృష్టికి తీసుకురావాలనుకునే వివిధ విషయాలు ఇక్కడ ఉన్నాయి మళ్లీ మీకు తెలుసు చిన్న భావనల గురించి నేను మీకు తెలియజేస్తాను ఇది వ్యాపార నీతిపై తరగతి కాదు ఇది మానవ వనరులపై ఒక తరగతి కానీ ఈ నిబంధనలు నైతిక సమస్యలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడతాయని నేను భావిస్తున్నాను మేము వాటిని తదుపరి ఉపన్యాసంలో పరిష్కరించినప్పుడు నైతిక సంపూర్ణ వాదం సార్వత్రిక సూత్రంతో వ్యవహరిస్తుంది మనలో కొందరు మనం సరైనది లేదా తప్పు అని అనుకునే దానిపై చాలా కఠినంగా ఉంటారు కాబట్టి మీకు తెలుసు మనలో కొందరు నిరంకుశవాదులు ఇప్పుడు సంపూర్ణవాది అంటే ఏది సరైనది ఏది తప్పు అనే దానిపై మాకు చాలా కఠినమైన భావనలు ఉన్నాయి ఏమి చేయాలి ఏమి చేయకూడదు మరియు అటువంటి వ్యక్తులు నియమాలు మరియు చట్టాలను అమలు చేసేవారు ఏదైనా అధిక ప్రమాద కార్యకలాపాలను నైతిక సంపూర్ణవాదులు అయిన ప్రజలకు అప్పగించవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తులు ఒక విషయం కూడా తప్పుదారి పట్టించరు కాబట్టి ఈ వ్యక్తులు చాలా మంచి ఆడిటర్లను తయారు చేస్తారు మీకు తెలుసు మీకు చాలా ఖచ్చితంగా తెలుసు ఏది సరైనది లేదా తప్పుగా పరిగణించాలి మరోవైపు నైతిక సాపేక్షవాదం కొంచెం తెరుచుకున్నది కొంచెం సరళమైనది మరియు నైతికసాపేక్ష ఆలోచన ప్రకారం విషయాలు సరైనవని మేము భావిస్తున్నాము మరియు నైతిక సందర్భ ఆధారిత మరియు ఆత్మాశ్రయ మరియు ప్రతి ఒక్కరూ తమ సొంత కోణం నుండి పనులు చేస్తారు కాబట్టి మీ దానిని చూస్తే వేరొకరి దృక్కోణంలో ఉన్న విషయాలు వారు ఏమి చెబుతున్నారో మీరు అంగీకరించవచ్చు కాబట్టి మీకు తెలుసు ఒకే ప్రమాణాల ఆధారంగా ప్రతి దాన్ని నిర్ధారించకూడదు మరియు సాపేక్షవాదం అంటే ఇదే మీకు తెలుసు మీరు విషయాలను సందర్భోచితంగా చూస్తారు మరియు ప్రజలు తీసుకునే నిర్ణయాలకు హేతుబద్ధత కోసం చూడండి మరియు బహువచనం మనమందరం సహజీవనం కాబట్టి జీవించండి మరియు జీవనీయ్యండి మరియు బహువచనం సరే నా ఉద్దేశ్యం మీరు చెప్పేది నిజం మీరు ఎక్కడ ఉన్నారు మరియు నిజం నేను ఎక్కడ ఉన్నాను నేను మీకు అంగీకరించాల్సిన అవసరం లేదు మీరు నన్ను అంగీకరించాల్సిన అవసరం లేదు మనమందరం సహజీవనం చేస్తున్నాం నేను తెలుసుకోవలసిన అవసరం లేదు మీరు మీ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం మీరు ఎందుకు ఒక నిర్దిష్ట నిర్ణయంతీసుకున్నారో నాకు తెలియదు నేను అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు కానీ మేము సహజీవనం చేస్తున్నాము మరియు మీరు నన్ను అనుమతించండి మరియు నేను నిన్ను అనుమతి ఇస్తాను కాబట్టి అది బహువచనం వ్యాపార నీతిశాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు మనకు అహంభావం ఉంది మాకు ప్రయోజన వాదం ఉంది మరియు నాకు హక్కులు మరియు న్యాయం ఉంటాయి ఇప్పుడు మూడు సిద్ధాంతాలు లేదా మూడు సిద్ధాంతాలు వ్యాపార నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో అహంభావం ఒక వ్యక్తి తన వ్యక్తిగత కోరికలు మరియు ఆసక్తులను అందరి ముందు ఉంచుతాడు మరెవరికీ వెళ్లే ప్రయోజనం కంటే నాకు వచ్చే ప్రయోజనం చాలా ముఖ్యం నేను వస్తే ఈ పరిస్థితి నుండి నాకు ఏమి కావాలి అది సరే ఒకవేళ అది పొందకపోతే అది తప్పు మరియు మేము కోరికలు లేదా స్వలాభం కోసం ప్రయత్నిస్తాము మరియు పెంచుతాను అది అహంభావం మరియు ఇది పర్యవసానవాద నీతి తుది ఫలితం నాకు చాలా ముఖ్యమైనది చివరికి నేను పొందేది నేను ఎలా పొందాలో కంటే నాకు చాలా ముఖ్యమైనది నాకు దొరికితే నాకు ఏమి కావాలి అన్ని సరే అన్ని బాగానే ఉన్నాయి అది బాగా ముగుస్తుంది అది పరిణామవాద నీతి ఇది కూడిక తీసివేత ఆట కాబట్టి లాభం నష్టం కంటే ఎక్కువగా ఉంటే నేను చేసినదంతా సరే ప్రయోజనవాదం మళ్లీ పర్యవసానవాద నీతి లేదా నిర్ణయాలు తీసుకునే పర్యవసానం మార్గం మనం ఎక్కడ చెబితే చివరికి ఏది వచ్చినా మనకు మంచి విషయాలు ఇచ్చాయి లేదా మనం చేసిన దాని యొక్క ప్రయోజనం పెద్ద సంఖ్యలో ప్రజలకు ఎక్కువ అప్పుడు అది సరే కాబట్టి సామూహిక సంక్షేమం వ్యక్తిగత సంక్షేమం మరియు విధి లేదా ప్రక్రియ లేదా పనులు ఎలా జరిగాయి అనే దానిపై ప్రాధాన్యత ఇస్తుంది సమిష్టిగా విషయాలు పరిశీలిస్తుంటే సరే వారు పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది అప్పుడు అది సరే కాబట్టి ప్రయోజనవాదం చెప్పింది అదే మీకు తెలుసు అది పర్యవసానవాదం నీతి మళ్లీ చివరికి ప్రతిదీ చాలా మందికి సరే హక్కులు మరియు న్యాయం మీ రేఖను దాటకపోవడం మరొక వ్యక్తి యొక్క మండలంను ఊల్లంఘించకపోవడం గురించి ఎక్కువ ఇది మానవులకు గౌరవం ఇస్తుంది మరియు ఇది పరిణామరహిత నీతి మీరు ప్రయోజనాలు చేస్తున్నా మీకు తెలుసు చాలా మంది వ్యక్తులు ఇది ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తే మీరు దీన్ని ఇలా చేస్తే కొంతమందికి అసౌకర్యం కలిగిస్తే అది సరైనది కాదు ప్రతి ఒక్కరికి వారి స్వంత స్థలానికి వారి సొంత పనులకు వారి స్వంత ఆలోచనకు హక్కు ఉంది మరియు మేము దానిని ఉల్లంఘించినట్లు అయితే తుది ఫలితం వారికి ప్రయోజనం చేకూర్చినట్లయితే అది సరైనది కాదు కాబట్టి ఇవి మనం నిర్ణయాలు తీసుకునే కొన్ని మార్గాలు బాల కార్మికుల విషయంలో ప్రయోజనకారి విశ్లేషణ యొక్క ఉదాహరణ ప్రజలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో నేను మీకు చూపిస్తాను చర్య వల్ల ఒప్పందం జరుగుతూ ఉంది కాబట్టి మీకు బాలకార్మికుల కేసు ఉందని చెప్పండి ఇక్కడ ఒక వ్యక్తి ఒక డీలర్ తో ఒప్పందం చేసుకోవాలి తివాచీల మూలం చేసేవాడు వర్క్ షాప్ నుండి పిల్లలు తివాచీలు తయారు చేయడానికి ఉద్యోగం చేస్తారు ఇప్పుడు చూద్దాం ఇక్కడ రెండు ఎంపికలు ఉన్నాయి కానీ మీరు ఒప్పందం చేస్తారు మీరు ఆ తివాచీలను డీలర్ నుండి పొందుతారు లేదా మీరు ఆ డీలర్ నుండి తివాచీలు కొందరు కాబట్టి ఇది ఒప్పందం చేస్తోంది లేదా ఒప్పందం చేయడం లేదు ఒప్పందం చేసుకోవడం లేదా ఒప్పందం చేయడం లేదు ఆనందం మేము ప్రయోజన విశ్లేషణతో వ్యవహరిస్తున్నాము మేము విషయాలను ఎలా అంచనా వేస్తాము ఇది మంచి సందిగ్దత ఇక్కడ పుస్తకంలో ప్రదర్శించబడింది ఉత్పత్తికి వచ్చే ఆనందం మరియు ఇక్కడి వాటాదారులు ఉత్పత్తి నిర్వాహకులు చెప్పండి మమ్మల్ని అనుమతించండి నేను చేస్తాను నన్ను క్షమించండి థాయ్ అనే పదాన్ని ఇక్కడ నుండి తొలగిస్తాను నేను ఈ పదాన్ని ఇక్కడి నుండి తొలగిస్తున్నాను ఇది కేవలం డీలర్గా ఉండాలి కాబట్టి ఏదైనా డీలర్ థాయ్ డీలర్ కావచ్చు భారతీయ డీలర్ కావచ్చు దాన్ని పట్టించుకో అక్కర్లేదు ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ ఏమి వ్యవహరించబడుతోంది మేము ఉత్పత్తి నిర్వాహకుడిని కలిగి ఉండవచ్చు అతను నిర్దిష్ట సంఖ్యలో తివాచీలను కొనుగోలు చేయాలి మరియు దయచేసి ఇప్పుడు స్లైడ్ పై దృష్టి పెట్టండి కాబట్టి మరియు మాకు డీలర్ ఉన్నారు ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఒప్పందాన్ని పొందాలి తల్లిదండ్రులు ఎవరు ప్రత్యక్ష పరిచయం లేదా ఎవరు మధ్య ఎవరు మధ్య సంబంధాలు ఉత్పత్తి నిర్వాహకుడు మరియు కుటుంబం లేదా ఈ తివాచీల మూలం మరియు మాకు పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మరియు ఇంట్లో అమ్మమ్మ కావచ్చు కాబట్టి పరిస్థితిని పరిశీలిద్దాం ఇప్పుడు ఉత్పత్తి నిర్వాహకుడు నేను ఒప్పందం చేస్తే నేను ఒప్పందం చేస్తే నేను ఈ తివాచీలు కొంటే వ్యాపారం కోసం నాకు మంచి ఒప్పందం వస్తుంది మరియు నేను వ్యాపారం కోసం మంచి ఒప్పందాన్ని పొందినట్లయితే నేను వ్యక్తిగత బోనస్ పొందగలను నేను ఎదుర్కొనే నొప్పి చెడు మనస్సాక్షి వారు చిన్న పిల్లలను నియమించుకుంటారు నేను అసౌకర్యంగా భావిస్తాను మీకు తెలుసు కంపెనీ బాల కార్మికుల కోసం మనవ హక్కుల సంస్థల పై కేసు పెడితే కంపెనీ ప్రతిష్టకు ప్రమాదం ఉంది కాబట్టి అది హానికరం డీలర్ సరే అని చెబుతారు నేను డబ్బు తీసుకుంటున్నాను కాబట్టి ఇది మంచి ఒప్పందం కాబట్టి ఇవి అన్నీ ఆనందం ఏటువంటి నొప్పి లేదు మరియు కుటుంబం యొక్క ఆదాయాన్ని పొందటానికి ఒప్పందం చేయడం అవసరం అని తల్లిదండ్రులు అంటున్నారు మళ్ళీ వారు తమ పిల్లలను పని చేయటం గురించి కూడా చెడుగా భావిస్తారు ఎందుకంటే పిల్లలకు అవకాశాలు పరిమితం పిల్లలు అవసరం గురించి మంచి అనుభూతి పెద్దయ్యాక తల్లిదండ్రుల ఆమోదం పొందుతాయి ప్రజలు ఓ అద్భుతమైన పని చేస్తున్నారు మీరు అలాంటి మంచి పని చేస్తున్నారు కాబట్టి వారు గొప్పగా భావిస్తారు కానీ ఇది శారీరక శ్రమ మరియు వారికి పాఠశాల విద్యకు అవకాశం లేదు మరియు వారు పెద్దయ్యాక తర్వాత వారు దానిని గ్రహిస్తారు అమ్మమ్మ చాలా సంతోషంగా ఉంది ఒప్పందం జరిగితే కుటుంబం ఆమె అవసరాలను చూసుకోగలుగుతుంది కాబట్టి అందరూ సరే మరియు ఇది మంచి అమ్మ అని ఆశిద్దాం కాబట్టి పిల్లలు చేయకపోవడం గురించి ఆమె చెడుగా అనిపిస్తుంది నా ఉద్దేశ్యం పిల్లలు విద్యను పొందడం లేదు ఇప్పుడు ఒప్పందం చేయకపోతే డీలర్ ఉత్పత్తి నిర్వాహకుడు అయితే ఈ ఫ్యాక్టరీ నుండి తివాచీలను వనరులు చేయకూడదని నిర్ణయించుకుంటే ఆనందం ఏమిటంటే తక్కువ చట్టపరమైన ప్రమాదం ఉంది మంచి మనస్సాక్షి ఉంది కానీ మరోవైపు నొప్పి మంచి ఒప్పందాన్ని కోల్పోతుంది అతను తన బోనస్ లను కోల్పోవచ్చు అతను మరొక స్థలాన్ని కనుగొనవలసి ఉంటుంది డీలర్ కోసం ఒప్పందం చేయకపోవడం మంచి ఒప్పందాన్ని కోల్పోతుంది అతను దుకొత్త వినియోగదారు కోసం వెతకాలి అతను ఎవరినైనా కనుగొనవచ్చు లేదా కనుగొనకపోవచ్చు అతని పిల్లలు రోజు చివరిలో ఆకలితో ఉండవచ్చు తల్లిదండ్రులు ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాలి తివాచీలు ఎలా తయారుచేయాలో వారి పిల్లలకు తెలుసు కానీ వారు తివాచీలను అమ్మలేరు ఎందుకంటే వారు ఈ పిల్లల సహాయం లేకుండా తివాచీలను తయారు చేయలేరు మరియు ఏ కారణం చేతనైనా కార్పెట్ విక్రయించకపోతే వారు తినడానికి వేచి ఉండాలి పిల్లలు ఒప్పందం చేయడం లేదు ఆనందం కష్టమేమీ కాదు వారు ఆడటానికి మరియు పాఠశాలకు వెళ్లి అందంగా ఎదగడానికి సమయం ఉంది కానీ నొప్పి ఏమిటంటే వారు ఇతర బాధాకరమైన పని చేయవలసి వస్తుంది అది అంత ఉత్పాదకంగా ఉండకపోవచ్చు మరియు అమ్మమ్మ కోసం ఆర్థిక మద్దతు కోల్పోవచ్చు కాబట్టి మేము ఈ చార్ట్ను చూసినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది ఇది ఒక ఒక మీరు మార్గం చూసినప్పుడు ఇది విశ్లేషించబడింది మీరు చూస్తారు ఈ కుటుంబానికి ఇది ఇది ముఖ్యం ముందుకు వెళ్లి ఒప్పందం చేసుకోండి దీని ఆధారంగా కూడిక తీసివేత ఖర్చు ప్రయోజనం విశ్లేషణ ఒప్పందం జరుగుతుంది కాబట్టి ఇది మీకు తెలుసు దీనిని చూడండి ఈ విషయాలను సరిపోల్చండి ఇది అంత గట్టి పరిస్థితి నీతి మనలను ఉంచే పరిస్థితి ఇది మీకు తెలుసు మా ప్రమాణాలు ప్రయోజనాలను చూసుకోవటానికి ఇష్టపడటం లేదా మన చుట్టూ ఉన్న ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునే మన ఆసక్తి మమ్మల్ని ఈ రకమైన గట్టి బంధంలో ఉంచుతుంది ఎక్కడ మనం నిర్ణయించుకోవాలి ఏది మంచిది ఏది చెడ్డది మీరు దీనిని ఉపయోగించడాన్నిచూసినప్పుడు నా దేవుడు నేను బాల కార్మికుల గురించి మరియు ఇది మరియు దాని గురించి ఆలోచిస్తున్నాను కానీ అప్పుడు నాకు తెలియదు బహుశా కుటుంబం యొక్క కోణం నుండి ఇది మంచిది పాల్గొన్న కుటుంబం యొక్క కోణం నుండి దెయ్యం మరియు లోతైన సముద్రం మధ్య ఒక ఎంపిక ఉంది డీలర్ అని చెప్పండి ఇంకా ఏదో కనుగొనండి కానీ ఈ కుటుంబం తమ పిల్లలను పనిచేయకుండా చాలా ఎక్కువ బాధలను అనుభవించవచ్చు కాబట్టి మనం ఏమి చేయాలి మేము ఎలా నిర్ణయిస్తాం వారికి ప్రత్యామ్నాయ ఉపాధి వనరులు లేదా ఆదాయ వనరులను ఇచ్చే స్థితిలో ఉన్నారా మేము ఉంటే అప్పుడు మేము ముందుకు వెళ్లి ఒప్పందం గురించి మర్చిపోతాము కానీ మేము అలా చేయక చేయకపోతే మీరు ఏమి చేస్తారు కాబట్టి మేము రెండు విధాలుగా అసౌకర్యంగా భావిస్తున్నాము మరియు ఇది ఒక మార్గం మేము ఉద్యోగులుగా మనుషులుగా ప్రజలుగా కార్పొరేషన్లుగా ఖర్చు ప్రయోజనం విశ్లేషణ చేస్తాను మరియు అప్పుడు మనం ఏమి చేయాలనుకుంటున్నామో మరియు ఏమి చేయాలనుకుంటున్నామో నిర్ణయించుకోండి ఇప్పుడు నేను ఈ గందరగోళాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి వ్యాపార నీతి యొక్క ఈ మొత్తం అంటుకునే భావన ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మీరు ఆలోచిస్తారు తర్వాతి ఉపన్యాసంలో మానవ వనరుల నిర్వహణ గురించి ఈ ఉపన్యాసంలో మనం అధ్యయనం చేసిన వాటి యొక్క అనువర్తనంతో వ్యవహరిస్తాము ప్రత్యేకంగా మనం మానవ వనరుల విభాగంలో నిర్వాహకులుగా ఉన్న సందర్భంలో కాబట్టి విన్నందుకు ధన్యవాదాలు